ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారము పరిశోధనల పై ఈ బృంద చర్చకు స్వాగతం ఇది మొదటి ఉపన్యాసము పరిశోధనలు అనే ఈ కోర్సు యొక్క పరిచయ ఉపన్యాసము నేను ప్రతాప్ మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం ఐఐటి మద్రాసు నందు ప్రొఫెసర్ ని మరియు వీరు మా ప్యానల్ సభ్యులు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల అందరికీ నమస్కారము నేను అరుణ్ తంగిరాల నేను కెమికల్ ఇంజనీరింగ్ విభాగము ఐఐటి మద్రాసు నందు ప్రొఫెసర్ ని ఫణికుమార్ అందరికీ నమస్కారము నేను ఫణి కుమార్ గంధం మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ని ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే అందరికీ నమస్కారము నేను అభిజిత్ దేశ్పాండే నేను కెమికల్ ఇంజనీరింగ్ విభాగము నందు అధ్యాపక సభ్యుడిని ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అందరికీ నమస్కారము నేను ఆండ్రూ తంగరాజ్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగము ఐఐటి మద్రాస్ నందు ఉపాధ్యాయుడిని ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి మనము పరిశోధనలు గురించి చర్చించినప్పుడు మనం చూడవలసినది ఏమిటంటే చాలా మంది విద్యార్థులు ప్రాథమికంగా పరిశోధన ఆధారిత డిగ్రీలను పొందాలని కోరుకుంటారు మరియు తరచుగా వారి వారి నేపధ్యాల ఆధారంగా ఒక నిర్దిష్ట వ్యక్తి కి అటువంటి డిగ్రీ పొందడంలో ఏమి ఉంటుందో పూర్తిగా అభిప్రాయము ఉండకపోవచ్చు మరియు అది ఇతర డిగ్రీలతో పోలిస్తే ఏ విధంగా భిన్నత్వం ఉంటుందో తెలియకపోవచ్చు కాబట్టి మొట్ట మొదటి విషయంగా ఈ రోజు మనం చర్చించబోయే మొదటి అంశం ఎంఫిల్ ఎంఎస్ లేదా పిహెచ్డి వంటి పరిశోధనా డిగ్రీ దేనిని సూచిస్తుంది లేదా దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల నేను చెప్పేది ఏమిటంటే సాధారణంగా బి Sc మరియు మొదలైన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పోలిస్తే ఈ డిగ్రీ నిజంగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలలో మీరు చాలా కోర్సులు చేస్తారు అయితే పరిశోధన ఆధారిత డిగ్రీల విషయములో సాధారణంగా మనం మన వంతు సహకారం అందిస్తూ ఏదైనా క్రొత్తగా చేయాలని ఆలోచిస్తాము మొదట ఆ రంగములో ఏమి అభివృద్ధి జరిగిందో తెలుసుకోవటానికి మరియు ముఖ్యంగా మనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవటానికి ఇది తోడ్పడుతోంది ఇది చాలా చిన్న సహకారమే కావచ్చు కానీ చిన్న చిన్న బిందువులు కలిస్తేనే కదా ఒక మహాసముద్రము అయ్యేది అందువలన నిజంగా మన వైపు నుండి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అయితే కోర్సు ఆధారిత బి టెక్ ప్రోగ్రామ్లో మనం కోర్సులని తీసుకొని నేర్చుకుంటాము ఆ క్రమములో మనము ఎదో కనుగొనడం అనేది కొంత భాగం గా ఉంటుంది నేర్చుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే పరిశోధన ఆధారిత డిగ్రీలల విషయములో మీరు ఆలోచించి నిజంగా ఏదో కనుగొనటానికి ప్రయత్నిస్తారు ఆపైన ప్రతిపాదించి మరియు కొన్ని ప్రయోగాలు చేసి ఆ అంశాలను ధృవీకరిస్తారు కాబట్టి ఈ పరిశోధన ఆధారిత డిగ్రీలలో స్వీయ సహకారం చాలా ఉంటుంది ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే అవును నేను అరుణ్ చెప్పిన దానికి జోడిస్తున్నాను కనుక అరుణ్ గారు చెప్పిన తేడా ఇదే ఒక పరిశోధనలో తను ఆధారపడదగిన వివిధ విషయాలు ఉన్నాయని ఎత్తి చూపుతారు కానీ డిగ్రీ కోర్సుల విషయములో అలా కాదు కాబట్టి కోర్సు ఆధారిత డిగ్రీలు అంటే మీకు పరీక్షలు అసైన్మెంట్లు ప్రతిదీ అందించబడి మరియు ప్రతిదీ బాగా రూపొందించబడి ఉంటుంది కానీ పరిశోధనా డిగ్రీ చేస్తునప్పుడు ఇది చాలా వరకు పరిశోధకుడిపై లేదా పరిశోధకురాలి పై ఆధారపడి ఉంటుంది మనం చేసే పరిశోధనా అంశాలను ఎలా అర్థం చేసుకోవాలో మరింత వివరముగా చర్చిద్దాము ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి ఈ రెండు విషయాలను పోల్చడానికి ఒక మొరటు మార్గము ఏమిటంటే మీరు కోర్సు చివరలో ఏదైనా ఒక తరగతి లో ఒక చివరి లేదా వార్షిక పరీక్షని నిర్వహించారు అనుకోండి ఆ తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సారూప్యమైన జవాబు ను వ్రాయగలగాలి కాబట్టి అది చాలా కీలకం మరియు మీరు ఒకేలా సమాధానాలు వ్రాస్తారు మరియు మీ అందరికీ మంచి మార్కులు లభిస్తాయి నిజానికి యం ఎస్ చివరిలో లేదా పీహెచ్డీలో మీరు వేరొకరి థీసిస్కు సమానమైన థీసిస్ను సమర్పించలేరు ప్రత్యేకమైన మరియు భిన్నమైన దానిని ఉత్పత్తి చేస్తునారు మరియు మీరు మాత్రమే పని చేశారు కాబట్టి ఆ రకమైన తేడానే సాధారణ డిగ్రీ కోర్సు మరియు పిహెచ్డి ల మధ్య గల పెద్ద మార్పును సూచిస్తుంది ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి ఇది మీ మనస్సులో ఉంచుకోండి కానీ ఇది మీ మాస్టర్స్ లేదా ఎంఫిల్ తరువాత చేసే మరొక డిగ్రీ మాత్రమే కాదు ఇది మీరు నిజంగా చేసే మరొక భిన్నమైన డిగ్రీ అదే మీ పీహెచ్డీ ప్రొఫెసర్ జి ఫణికుమార్ అవును తద్వారా పీహెచ్డీ ఇతర డిగ్రీలతో గల గుణాత్మక వ్యత్యాసం గురించి తెలియజేస్తుంది చేసే మొత్తము పని పై ఒక అపోహ ఉండవచ్చు బ్యాచిలర్ డిగ్రీలో చేసే పరిమాణాత్మకమైన పని కంటే కొంచెం ఎక్కువ పని చేస్తే అప్పుడు అంతకంటే ఉన్నత స్థాయి మాస్టర్ పట్టా ని మీరు పొందవచ్చు కానీ మీరు దానికి రెండు రెట్లు ఎక్కువ పని చేస్తే మీరు పీహెచ్డీ డిగ్రీ పొందగలరని కాదు పీహెచ్డీ అనేది గుణాత్మకంగా చాలా భిన్నమైన డిగ్రీ మీరే పరిశోధకుడిగా మారండి మరియు ఇది సామర్థ్యం యొక్క కోణంలో కూడా భిన్నంగా ఉంటుంది మీరు పీహెచ్డీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మీరు కూడా ఒక స్థాయిలో ఉంటారని భావిస్తున్నారు పీహెచ్డీ చేయడానికి మీరు మరొక వ్యక్తికి మార్గనిర్దేశం చేయగలరు ఇతర విభాగాల నుండి పీహెచ్డీ చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి పీహెచ్డీ కి మిగతా డిగ్రీ లకి గుణాత్మకంగా పెద్ద వ్యత్యాసం ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును నేను కుడా ఈ విషయానికి కొంత జోడించాలనుకుంటున్నాను అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ యొక్క సరిహద్దులు బాగా నిర్వచించబడ్డాయి అని మీకు తెలుసు దానికి ఒక ప్రారంభ స్థానం అనేది ఏదీ మధ్య భాగము ఏదీ మరియు అంతిమ స్థానం ఏదీ అని మీరు ఖచ్చితముగా చెప్పగలరు మీరు డిగ్రీలో చేరిన రోజునే స్నాతకోత్సవం ఏ రోజున ఉంటుందో ఏ రోజున మీరు పట్టా పొందగలరో అనేది అని మీకు తెలుసు పరిశోధన ఆధారిత డిగ్రీ అనేది ఓపెన్ ఎండ్ డిగ్రీ కాబట్టి ఈ ప్రక్రియలో ఆవిష్కరణ చాలా ఉంటుంది మీరు తగినంతగా నేర్చుకుని మరియు మీ వంతుగా మీరు తగినంత సహకారము అందించి మరియు మీరు ఆ రంగంలో మాస్టర్ కాగలరు లేదా ఆ రంగంలో బాగా పేరు తెచ్చుకున్నవారై మరియు మీ వంతుగా ఆ రంగములో తగినంత కృషి చేశారు అన్న గుర్తింపు వచ్చిన రోజున మీరు పీహెచ్డీ డిగ్రీని తీసుకునే స్థితికి రాగలరు కాబట్టి ఇది సాధారణ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తో పోలిస్తే పీహెచ్డీ చాలా భిన్నమైనది కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రశ్నను పరిశీలిద్దాము పరిశోధన అంటే ఏమిటి కాబట్టి ఆండ్రూ తో ప్రారంభించండి మరియు వారు మీకు చాలా విషయాలు చెప్పగలరు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ సరే కాబట్టి నేను ఒక కోర్సు కి పరిశోధనకి మధ్య వ్యత్యాసానికి తిరిగి వస్తాను కాబట్టి మళ్ళీ చాలా స్పష్టమైన తేడాలు తీసుకుందాం మీ దగ్గర పాఠ్యపుస్తకము మరియు పరిశోధనా పత్రము ఉన్నాయి మీరు పోల్చగల రెండు విషయాలు ఇవే అని నేను అనుకుంటున్నాను పాఠ్యపుస్తకాలు అనేక సంవత్సరాలుగా సేకరించిన జ్ఞానం యొక్క సమాహారము ఆ జ్ఞానాన్ని ఎవరో అర్థం చేసుకున్నారు మరియు లాంఛన ప్రాయంగా అందుకున్నారు ఆ జ్ఞానం అతని తలలో ఉంది మరియు ఆయన దానిని ఒక క్రమ పద్ధతి లో ఉంచారు వేరొకరు దానిని నేర్చుకోవచ్చు అది ఒక పాఠ్యపుస్తకము మరియు అందుకే మీరు నేర్చుకుంటారు మరియు మీరు చేస్తున్నది అదే మీరు పరిశోధన చేసినప్పుడు ఏమి జరుగుతుందో ఆ పని పూర్తిగా అస్పష్టంగా ఉంటుంది దాని తరువాత మీరు ప్రస్తుత అభివృద్ధి దిశగా ఇంతకు ముందు ఎవరూ ఆలోచించలేని పద్దతి లో సరిహద్దులను ఒక దిశలో తరలించటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మరియు ఆ పనికి ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు ఆ తరువాత జరిగేది బహుశా ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది తరువాత ఇది చాలా ఉత్తేజకరమైనది కూడా మీరు ఏ విధమైన అంచనాను వేయలేరు మరియు మీరు ఆ పని చేసినప్పుడు అది చాలా శుభ్రమైన క్రమబద్ధంగా నిర్వహించబడదు పాఠ్యపుస్తకము లాంటి మార్గాన్ని మీరు మీ తలలో నిర్వహించాలి మరియు దానికి చాలా సమయం పడుతుంది కాబట్టి పాఠ్యపుస్తకము వర్సెస్ పరిశోదనా పత్రముల మధ్య తేడా కావచ్చు పరిశోధన అంటే ఏమిటి అనే ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చినప్పుడు నా పరిశోధన పత్రపు గుర్తుకు వస్తుంది ప్రొఫెసర్ జి ఫణికుమార్ అవును నేను పరిశోధన చేయడానికి మీరు సూచించగల పాఠ్య పుస్తకం ఏదైనా ఉందా అని ఎప్పుడైనా విద్యార్థులు నన్ను అడిగినప్పుడు అని ఎప్పుడైనా విద్యార్ధులు అడిగినప్పుడు ఏదైనా ఒక పాఠ్య పుస్తకము ఉండవచ్చు ఏమో కానీ దాని పై పరిశోధన చేయటం అప్పటికే ఆలస్యం అయి ఉండవచ్చు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును సరిగ్గా అదే ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల నేను కూడా దీనికి జోడించాలనుకుంటున్నాను వాస్తవానికి ఆండ్రూ చెప్పినదాన్ని పునరుద్ఘాటిస్తే పరిశోధన యొక్క ప్రారంభాలు చాలా మబ్బుగా ఉన్నాయని చెప్పారు నిజానికి ఇది చాలా తెరలు తెరలుగా మరియు అస్పష్టంగా ఉంటుంది అది ఏమీ లేదని మీరు అనుకోవచ్చు లేదా ప్రారంభంలో మీకు ఏమీ స్పష్టంగా లేదు తీవ్రమైన భావోద్వేగమే మిమ్మల్ని అటువైపు నడిపించగలదు కాబట్టి పరిశోధన అంటే ఏమిటి పరిశోధనలో నేర్చుకోవడం పెద్ద అంతర్భాగం ఇది చాలా ముఖ్యమైన భాగం వాస్తవానికి మీరు పరిశోధనలో శోధన అనే పదాన్ని చూస్తారు కాబట్టి మీరు చేయాల్సి ఉంటుంది శోధించండి మరియు శోధించండి చివరకు కనుగొనండి కాబట్టి శోధన అంటే నేర్చుకోవడం మరియు కనుగొనడం మరియు ఆ క్రమములో పరిశోధనలో ఈ శోధన భాగాన్ని నిర్వహించడానికి మీరు ఏమి చేస్తారు అనే దానిపై త్వరలో వివరముగా ప్రస్తావిస్తాను కానీ ముఖ్యమైన భాగం ప్రారంభాలు మబ్బుగా ఉన్నాయని అనుకోండి కానీ ఆవిష్కరణలో ఆనందం ఉంది మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్న దాని గురించిన అన్వేషణ నిరంతరం కొనసాగించినట్లయితే ఆ అన్వేషణ ఫలించి మీరు వాస్తవాన్ని కనుగొనగలరు వాస్తవానికి మీకు ఇది గమ్యం ఏమిటో తెలియని నగరంలోకి వెళ్ళడం లాంటిది మీకు తెలుసు ఆ నగరం గురించి మీరు చాలా మంచిగా విన్నారు అది మీకు ఇష్టమైన నగరం అది మీరు పరిశోధనా రంగం లో మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవడం లాంటిది కానీ మీరు ఏ స్మారక చిహ్నాన్ని సందర్శించాలనుకుంటున్నారో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారో మీకు తెలియదు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఆపై మీరు తీసుకునే ప్రారంభంలోనే మీరు సాహిత్య పరిశీలన చేస్తారు నగరం లోని అన్ని ఆసక్తికరమైన స్మారక చిహ్నాలు లేదా సందర్శనా స్థలాలు ఏమిటో తెలుసుకుంటారు ఆపై మీరు మీకు ఇష్టమైన స్మారక చిహ్నాన్ని లేదా మీ సందర్శనా స్థలాన్ని ఎంచుకొని కొంచెం ఎక్కువ సమయం గడిపి అందులో ఏమి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మరియు ఆ స్థలానికి ఎంతో కొంత దోహదం చేయవచ్చు అవును ఇది అదే పరిశోధనలో ఐతే విచారణాపరాధాలు చేస్తారు మరియు దాని కోసం మీరు సిద్ధంగా ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును అరుణ్ పరిశోధనకి మీరు ఇచ్చిన గొప్ప సారూప్యత ఇది అని నేను అనుకుంటున్నాను వాస్తవానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఈ సూక్తి ని మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రాథమికంగా ఇది వాస్తవాన్ని నొక్కి చెబుతుంది మనము చేసే పరిశోధన మనకు తెలియని భూభాగాన్ని అన్వేషించడం లాంటిది అని తెలుసు కాబట్టి మాట్లాడటానికి అది ఒక నిర్దిష్ట ప్రాంతమే ఆయన ఏమి చెప్పారు అంటే "మనము ఏమి చేస్తున్నామో మనకు తెలిస్తే దానిని పరిశోధన అని పిలవలేము కదా" కాబట్టి అక్కడ మీరు క్రొత్తగా తెలుసుకోగలిగిన విషయం చాలా ఉందని చక్కగా నొక్కి చెబుతుంది అది కాదు మీరు వెతకవలసినది మరియు ఇప్పుడు నేను పరిశోధన చేశానని చెప్పండి అక్కడ క్రొత్తది మరియు మీరు ఈ క్రొత్త విషయాల కోసం శోధిస్తున్న వ్యక్తి అవుతారు దాన్ని కనుగొని మీ చుట్టూ ఉన్న వారందరితోను పంచుకోండి ప్రొఫెసర్ అభిజిత్ పి ఈ గంట కాలములో మేము మీకు పరిశోధన గురించి చెప్పటానికి ప్రయత్నిస్తున్న ఈ అంశం పరిశోధన అనేది ఒక రకమైన చర్చ యొక్క సారాంశం ఇది చాలా ఓపెన్ ఎండ్ అని బహిర్గతం చేయబడినది అని ఇప్పటికే సుస్పష్టమైంది ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల అవును వాస్తవానికి మీరు పరిశోధన అంటే ఏమిటో తెలుసుకోవడానికి కూడా పరిశోధన చేయాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ మీ సమాధానం మా సమాధానానికి భిన్నంగా ఉంటుంది సమయం 0943 దగ్గర చూడండి ఫణికుమార్ పరిశోధనకు కొన్ని ఉపసర్గలు ఉపయోగించబడుతున్నాయి ఉదాహరణకు పెరుగుతున్న పరిశోధన మరియు మార్గ విచ్ఛిన్న పరిశోధన నేను ఇప్పుడు మార్గ విచ్ఛిన్న పరిశోధన గురించి చెప్పబోతున్నానని సాధారణంగా ప్రజలు చెప్పరు మన పరిశోధన కోరకు కార్యకలాపాలను మరియు దినచర్యలు నిర్వహించడానికి నిర్మాణాత్మక మార్గం మనకు ఉంది మరియు మనము ఇప్పటికే ఉన్న వాటి యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అక్కడ మరియు అనుకోకుండా కొన్ని ముఖ్యమైన సిద్ధాంత సత్యాలను కనుగొనే ప్రక్రియకి లేదా పరిశోధనకి మన మనస్సు సిద్ధమైనందున మనము ఆధారాల కోసం వెతుకుతున్నాము మరియు ఆ తరువాత మార్గ విచ్ఛిన్న పరిశోధన జరుగుతుంది ఇది సాధారణంగా మీరు అలా చేయటానికంటే ముందే ప్రారంభించడం జరుగుతుంది ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల మరియు నేను దీనికి కొంత జోడించాలనుకుంటున్నాను పరిశోధనలో మీరే ప్రశ్నలు వేసుకుని మరియు వాటికి మీరే సమాధానాలు కనుగొంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల పాఠ్యపుస్తకాలతో పోల్చినప్పుడు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి మరియు మీరు సమాధానం చెప్పాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అందరికీ సమాధానం తెలుస్తుంది తంగిరాల అవును ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ మీరు దానిని వ్రాయాలని కోరుకుంటారు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల కానీ పరిశోధనలో మీరే ప్రశ్నలు అడుగుతారు మరియు సమాధానాలూ మీరే కనుగొంటారు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సంబంధిత ప్రశ్నలు అడగడం ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల సంపూర్ణమైన ప్రశ్నలు కాదు మరియు మీరు ఆ అంతరానికి సమాధానాలు ఇస్తారు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ఇది నిజం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈ చర్చ ద్వారా మనం చర్చించబోయే కొన్ని అంశాలు చూడండి మనము చర్చించబోయే తాత్విక అంశాలు మీకు తెలుసా ఇప్పటివరకు మీకు తెలిసిన విషయాల యొక్క గొప్ప పథకం మీకు తెలుసు ఒక పరిశోధన చేయండి లేదా మనము ఒక పరిశోధనను చూస్తాము ఇందులో ప్రాపంచిక విషయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో జరిగే పరిశోధన మరియు మొదలైన కార్యకలాపాలు వాస్తవానికి మనం చేసే ప్రక్రియకు మంచి ఫలితాన్ని ఇస్తాయి మనము కూడా వాటిని స్పృశిస్తాము ఎందుకంటే అవి మనము పరిశోధన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనము ఆచరించే రోజువారీ విషయాలు కాబట్టి వాటిలో ఒకటి పరిశోధనా ప్రాంతం యొక్క ఎంపిక మరియు మీ గైడ్ లేదా సలహాదారు యొక్క ఎంపిక కాబట్టి మీరు అధికారికంగా పరిశోధన లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మీరు చేసే మొదటి పనులు ఇవే వాస్తవానికి మీరు స్వతంత్ర వ్యక్తిగా మీ స్వంతంగా పరిశోధన చేయవచ్చు ప్రతి ఒక్కరికీ దూరంగా ఉన్న మా సొంత ప్రయోగశాలలో మీకు తెలిసినవి మనలో చాలామంది చేయడం లేదు మనము సమాజంలో భాగంగా మీకు తరచుగా తెలిసిన శాస్త్రీయ సంఘం పరిశోధనా ప్రయోగశాలలలో మరియు పరిశ్రమలలో R D అమరికలలో విశ్వవిద్యాలయ అమరికలో ఆ ఆలోచన అభివృద్ధి చెందుతుంది కాబట్టి కనీసం విశ్వవిద్యాలయ అమరికలో మీరు ఏ ప్రాంతము లో పని చేయాలనుకుంటున్నారు అని మీకు అనుకూలమైన ప్రాంతాన్ని కనుగొనవలసి ఉంటుంది మరియు మీరు పని చేయాలనుకుంటున్న గైడ్ అక్కడ అందుబాటులో లేరు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ విషయాలలో చాలా వరకు మీరు దీన్ని చేయటానికి ఒకే మార్గం లేదు కానీ మీకు ఆసక్తి ఉన్న ప్రాంతాన్ని మీకై మీరు మీ స్వంతంగా అర్థం చేసుకోవాలి దీని అర్ధం ఏమిటంటే వివిధ సంవత్సరాలలో చేసిన సాధారణమైన పఠనం దీనికి కారణం కావచ్చు వివిధ స్థాయిలలో విద్యార్ధిగా మరియు మీకు అవసరమైన కొన్ని ప్రత్యేక ప్రాంతాలను మీరు కనుగొన్నారు మీ అభిరుచులు మీ దృక్కోణము మొదలైనవి ఆయా పద్ధతుల పట్ల మీకు ఆసక్తిని కలిగిస్తుంది మరియు ఆ ప్రాంతం అన్వేషించబడుతుంది అందువల్ల మీకు తెలిసి ఒక ప్రాంతం పై ఆసక్తి ఉంటుంది ఇది మీ యొక్క భావాన్ని పొందటానికి గల ఒక మార్గం మీ సాధారణ పఠనం ద్వారా మీరు కూడా ఆ ప్రాంతం మీ పొరుగున ఉన్న వారికి లేదా శాస్త్రీయ సమాజానికి లేదా అన్నింటికంటే ఖజానాపై ఎంత ప్రభావం చూపుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్రత్యేక పరిశోధన ప్రాంతం మీ ఆసక్తిని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు ఆసక్తిని పొందగలిగే వాటిని ప్రభావితం చేసే బహుళ అంశాలు ఉన్నాయి మరియు మీరు వాటిని అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి కానీ నేను ప్రాథమికంగా ఏమి చెబుతాను అంటే మీరు ఆ ప్రాంతంపై ఆసక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం మీరు ఏ విధంగానైనా మీ పరిశోధనని ముగించాలి అనుకుంటే నాకు డిగ్రీ కావాలి మరియు నాకు పిహెచ్డి డిగ్రీ కావాలి అని మీరు అనుకుంటే పరిశోధన చేయడానికి ప్రయత్నిస్తారు మీరు విశ్వవిద్యాలయంలో చేరతారు మరియు సలహాదారుని ఎంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీకు రాబోయే అతిపెద్ద సమస్య ఏమిటంటే రోజు రోజుకి మీ అన్వేషణ మీకు తెలుసు ఏ ప్రాంతము లో మీరు పరిశోధన చేయగలరో అన్న పునర్విమర్శ మీకు తెలుసు మరియు ఆ పునర్విమర్శ లేకపోతే మీరు ఆ ప్రాంతంలో చక్కగా పని చేయడం కష్టం కాబట్టి మీరు దానిని విలోమ పద్ధతిలో చూడాలి అన్నింటిలో మొదటిది ఇది మీకు పునర్విమర్శ కావాలి అప్పుడు మాత్రమే మీరు దానిలోకి ప్రవేశించగలరు కాబట్టి ఇదే మీతో నేను పంచుకోవాలనుకున్నాను ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే ఈ ఎంపికలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే పరిశోధనా రంగము మరియు గైడ్ మరియు సలహాదారు యొక్క ఎంపిక మీ ఆలోచన కేంద్రలోని ముఖ్యమైన అంశము కావాలి మీరు చింతించకూడదు ఇంకొక విధముగా చెప్పాలంటే మన గురించి మనము ఎల్లప్పుడూ ఆందోళన చెందుతాము నాకు తరువాత ఉద్యోగం వస్తుందా ఈ ప్రాంతానికి నేను చేసే పరిశోధనకి నిజంగా సంబంధం ఉందా కాబట్టి ఆందోళనతో కూడిన చాలా విషయాలు ఉన్నాయి అసలు దీనిని ఒక సవాలుగా చూడాలి కాబట్టి మీరు దానిని ఆ కోణం నుండి చూస్తే అదే మీ యొక్క దృష్టి కోణము అవుతుంది చాలా మంది మర్గానిర్దేశాకులు మరియు సలహాదారులతో మీరు సహవాసము చేస్తే మీరు నిజంగా చాలా మంచి పరిశోధనా గ్రంధాన్ని తయారు చేయగలరు అని సాధారణంగా పరిశోధన గురించి చెప్తుంటారు మరియు చివరికి మీ జీవిత గమన లక్ష్యాలు మొత్తాన్ని మరింతగా పెంచడానికి దాన్ని ఉపయోగించండి కాబట్టి మూలకారణము ఏమిటంటే మీరు ఆందోళన చెందకూడదు కాని కేంద్ర మూలకం ఉండాలి అదే సవాలు మరియు ఆసక్తి మరియు మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి నేను ప్రాంతం మరియు సలహాదారుని ఎంచుకోవడం అనే మరింత ప్రాపంచిక కోణాన్ని తాకాలి అనుకుంటున్నాను కాబట్టి సాధారణంగా నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది నాకు జరిగింది అని చాలా మందికి తెలియదు అది మీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలలో ఉండవచ్చు అలా మీరు ఎంచుకున్న ఒక కోర్సు ఉంది మరియు మీరు నిజంగా చేసిన పునర్విమర్శ బహుశా ఏదో ఒకటి మీకు ఉండి ఉంటుంది ఇది మీకు బాగా చాలా మంచి ఫ్యాషన్గా భావించబడింది బోధకుడు కూడా మీకు పునర్విమర్శ చేస్తారు కాబట్టి ఇది సాధారణంగా ఎలా జరుగుతుంది కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ దశలో ఇది కూడా జరగవచ్చు మీరు నిజంగా ఇష్టపడే ఒక ప్రత్యామ్నాయం చేస్తారు అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశిస్తే మీకు నిజంగా నచ్చిన వారితో కలిసి కోర్సు తీసుకోండి ఆ వ్యక్తి ఆ బృందాన్ని ని ఎలా నిర్వహించాడు ఏ విధముగా కోర్సు జరిగింది మరియు వారు మీతో ఎలా ఉన్నారు మీతో ఎలా సంభాషించారు అనే విషయాలను ప్రత్యామ్నాయం చేస్తారు కాబట్టి ఈ విషయాలన్నీ కలిసి మీకు విజ్ఞప్తి చేయగలవు మరియు మీరు ఆలోచించాలనుకోవచ్చు సరే నేను ఈ ప్రాంతంలో పీహెచ్డీ చేయవచ్చు నేను ఈ ప్రాంతాన్ని ఇష్టపడుతున్నాను మరియు చేస్తాను ఇది మరింత ప్రాపంచిక మార్గం ఇది జరుగుతుంది కానీ చాలా మంది విద్యార్థులు దీన్ని చేయడం నేను చూశాను ఇది ఏదో అని నేను అనుకుంటున్నాను విద్యార్థిగా నేను చాలా సిద్ధంగా లేనని అనిపిస్తోంది వారు అండర్ గ్రాడ్యుయేట్ కోర్ ప్రాంతాన్ని తీసుకుంటారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు సిగ్నల్స్ మరియు సిస్టమ్స్ అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని తీసుకుంటే మరియు నేను సిగ్నల్స్ మరియు సిస్టమ్స్లో పరిశోధన చేయాలనుకుంటున్నాను అని వారు చెబుతారు అది మంచిదే కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని అన్ని పరిశోధనలు సిగ్నల్స్ మరియు సిస్టమ్స్ ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి అది కష్టం అని మీకు తెలుసు కాబట్టి మీకు ఒక విషయం నచ్చినప్పుడు మీరు అండర్ గ్రాడ్యుయేట్ లో నేర్చుకున్నందున మీరు పరిశోధన చేయలేరు అని మీకు తెలుసు అని తెలుసుకోండి నేరుగా మీరు ఆ ప్రాంతంలో పరిశోధన చేయలేరు అంతకు మించి చాలా ప్రత్యేకమైనది ప్రాంతం మరింత లోతుగా మరియు లోతుగా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పినట్లుగా మార్గదర్శక సూత్రాలను స్వీకరించటానికి మీరు సిద్ధంగా ఉండాలి అవును మీకు ఆ ప్రాంతంపై ఆసక్తి ఉంది అలాగే మీ సలహాదారుని చేత సాంకేతికంగా సమర్థుడైన వ్యక్తి మరియు వ్యక్తిగా కూడా ప్రేరేపించబడతారని చెప్పండి మీకు మరియు మీ సలహాదారుకి మధ్య ఈ విషయాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఫణి కుమార్ కాబట్టి సాధారణముగా ఒక విద్యార్ధి చేరాలి అనుకుంటున్న డిగ్రీలు అన్నింటితో పోలిస్తే బహుశా పీహెచ్డీ మాత్రమే ఒకే ఒక్క అంశంపై ఎక్కువ కాలం ఉంటుంది ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఒకే వ్యక్తితో ప్రొఫెసర్ జి ఫణి కుమార్ ఇది సుమారు 4 5 సంవత్సరాల సమయం పడుతుంది కొన్నిసార్లు 6 లేదా 7 సంవత్సరాలు కూడా పట్టవచ్చు పరిశోధన యొక్క ముఖ్యమైన సవాలు ఏమిటంటే మంచి శక్తి సామర్ధ్యాలు కలిగి ఉన్న సరైన సలహాదారుని ఎంచుకోవడం మార్గనిర్దేశం చేసే అనుభవాన్ని కూడా పరిగణన లోనికి తీసుకోవలసిన చాలా ముఖ్యమైన అంశము మరియు మీరు ఈ కొన్ని విషయాలపై వచ్చే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి సరైన సలహాదారుని ఎన్నుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే అవును మీకు మీ స్వంత మరియు సలహాదారుల శైలి కూడా ఉంది మరియు సలహా ఇవ్వగల మంచి ఆలోచన కుడా ఉందని అనుకోండి ఎందుకంటే కొన్నిసార్లు అవి కూడా ప్రభావితం చేయవచ్చు ఎందుకంటే మేము చెప్పినట్లుగా ఇది పరస్పరం చాలా కాలం పాటు జరిగే రోజువారీ చర్య ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఇది చాలా ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఊహించవచ్చు సలహాదారుని లేదా ప్రాంతాన్ని లేదా ఏదో ఒకదానిని ఎంచుకోవటానికి మేము ఇవ్వగల నిర్దిష్టమైన సూత్రం ఏమీ లేదు అభిజిత్ కూడా చెప్పినట్లుగా సలహాదారుని ఎన్నుకోవటానికి కావలసినది మానసిక అనుకూలత అని నేను అనుకుంటున్నాను ఇది సరిపోతుందో లేదో ఆలోచించే శైలి కొంతమంది విద్యార్థులు సైద్ధాంతిక పనిని చేయటానికి నిజంగా మొగ్గు చూపుతారు కొంతమంది విద్యార్థులు ప్రయోగాత్మకమైన పని చేయటానికి ఇష్టపడతారు కాబట్టి మనం మళ్ళీ అదే విషయానికి తిరిగి వెళ్తామని అనుకుంటున్నాను అంతకు ముందే మీరు కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవాలి ఆపై మీకు ఏది సరిపోతుందో దానిని గుర్తించండి మీకు ఏ విషయముపై ఆసక్తి ఉందో అది సైద్ధాంతికమైన పని లేదా ప్రయోగాత్మక పని లేదా ఈ రెండిటి మిశ్రమమైన పని మరియు మొదలైనవి లేదా మీరు నిజంగా అత్యాధునిక విషయాలను చేయాలనుకుంటున్నారా కాబట్టి వాస్తవానికి ఈ రోజు మీకు సమాచార కొరత లేదు మీరు నిజంగా వెబ్సైట్కు వెళ్ళండి ప్రొఫైల్లను కనుగొనండి ప్రచురణ రికార్డులను చూడండి కొన్ని ప్రచురణలు మరియు మొదలైన వాటిని చదవండి ఆ పని నిజంగా మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నము చేయండి మరియు గుర్తుంచుకోండి వీటన్నింటిలోనూ సరైన సమాధానం లేదు ఎల్లప్పుడూ ఒక ఆవిష్కరణ ప్రక్రియ ఉంటుంది విద్యార్థులు సలహాదారులను మార్చిన సందర్భాలు ఉన్నాయి ఇది చాలా తక్కువ నిష్పత్తి అది జరిగినా మీరు నిజంగా దాని గురించి నిరాశకు గురి కాకూడదు కాబట్టి ముఖ్య విషయం ఏమిటంటే మీ సలహాదారుతో చాలా స్పష్టంగా మరియు నిజాయితీగా ఉండటానికి ముందుగా మీ ఆసక్తులు ఏమిటి మరియు మీ సంభావ్య సలహాదారుడు చెప్పేది కూడా వినండి మరియు సలహాదారు గురించి మీ స్వంత పరిశోధన చేయండి మరియు మీకు ఆసక్తి ఉన్న విషయాలు ఉన్నాయని ఆండ్రూ చెప్పినట్లు మీరు నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇది ఒక ఆరంభం ఇది మీకు ఏమి పొందాలో మీకు ఒక ఆలోచనను ఇస్తుంది మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి విస్తృత క్షేత్రంలో కొంచెం ఎక్కువగా పరిశోధించండి మరియు మార్గదర్శకుడు అనేది మేము చెప్పిన మునుపటి సారూప్యత ప్రకారం చాలా సరైన పదం అని నేను అనుకుంటున్నాను పరిశోధన గురించి తెలియని భూభాగంలోకి వెళ్లడం లేదా తెలియని నగరాన్ని సందర్శించడం మరియు మీరు సందర్శిస్తున్నారు స్మారక చిహ్నాలు మీకు దాని గురించి చరిత్రను తెలియజేసే మార్గదర్శకాలను కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ మీరు ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు మరియు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గైడ్లు మీకు తెలియజేస్తారు మీరు సంభావ్య సలహాదారు నుండి తెలుసుకోవచ్చు ఆ పరిశోధన విలువైనదేనా ఈ ప్రాంతం ఎంత రద్దీగా ఉంది మీరు పొందబోయే ఈ బస్సు ఎంత రద్దీగా ఉంది లోపల సీట్లు ఖాళీ గా ఉన్నాయా లేదా మీరు ఎక్కువ సేపు నిలబడాలా సరైన విచారణ మరియు లోపం చాలా ఉందని గుర్తుంచుకోండి కానీ మీ అనుభూతి మీకు తెలియజేస్తుంది ఇది సరైన ప్రాంతమా కాదా మరియు ఈయనే సరైన సలహాదారుడా లేదా మార్గనిర్దేశకుడా కాదా ఇది కూడా ఒక ఆవిష్కరణ ప్రక్రియే ఫణి కుమార్ మరియు నేను కూడా నొక్కి చెప్పాలనుకుంటున్నాను బహుశా మన దేశములో హోంవర్క్ కి ఇచ్చిన ప్రాముఖ్యత కావచ్చు సాధారణంగా మన విద్యార్ధులకు స్పూన్ ఫీడింగ్ అలవాటు పడి ఉన్నారు మన పాఠశాలలు వాటి విద్యా విధానం మరియు ఆ తరువాత మీకు చాలా తెలుసు కాబట్టి ఇది చాలా ఉంది పిహెచ్డి చేయాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకునే ముందు తగినంత హోంవర్క్ చేయడం ముఖ్యం ఏ అంశంపై మరియు ఎవరితో అని కూడా ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల కాబట్టి ఆ పునాది చాలా అవసరం